నమస్కారం ఇంతకు ముందు క్లాస్ లో మనము మెకానికల్ సిస్టం లోని ట్రాన్స్లేషనల్ మోషన్ యొక్క మ్యాథమెటికల్ మోడలింగ్ గురించి డిస్కస్ చేసాము ఈరోజు మనము రొటేషనల్ సిస్టం యొక్క మ్యాథమెటికల్ మోడలింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈరోజు లెక్చర్ యొక్క డిస్కషన్ మొదలు పెడదాము కాబట్టి ఒక బాడీ యొక్క రొటేషనల్ మోషన్ ని ఫిక్స్డ్ యాక్సిస్ ద్వారా ఉండే కదలికగా నిర్వచించవచ్చు న్యూటన్ లా ఆఫ్ మోషన్ ని రొటేషనల్ మోషన్ కి ఎక్స్టెండ్ చేసినప్పుడు ఫిక్స్డ్ యాక్సిస్ ద్వారా ఉండే మూవ్మెంట్ ల యొక్క అల్జీబ్రిక్ సమ్ లేదా టార్క్ అనేది ఇనర్షియా మరియు యాక్సిస్ గుండా ఉండే యాంగులర్ యాక్సిలరేషన్ యొక్క లబ్దానికి సమానంగా ఉంటుంది కావున మనము రొటేటింగ్ బాడీ పైన అప్ప్లై అయ్యే టార్క్ ల యొక్క మొత్తం అనేది Jα కి సమానంగా ఉంటుంది అని నిర్వచించవచ్చు ఇక్కడ J అనేది ఇనర్షియాని మరియు అనేది యాంగులర్ యాక్సిలరేషన్ ని సూచిస్తాయి రొటేషనల్ మోషన్ ని వివరించడానికి మనము మామూలుగా ఉపయోగించే ఇతర వేరియబుల్స్ ఏమంటే యాంగులర్ వెలాసిటీ మరియు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఒకవేళ మీరు ddt తీసుకుంటే మీరు యాంగులర్ వెలాసిటీ పొందుతారు మరియు d2dt2 అనేది మీకు యాంగులర్ యాక్సిలరేషన్ ని ఇస్తుంది ఇప్పుడు రొటేషనల్ మోషన్ లో ఇన్వాల్వ్ అయ్యే ఎలిమెంట్ లలో మొదటిది ఇనర్షియా ఇనర్షియాని రొటేషనల్ మోషన్ యొక్క కైనెటిక్ ఎనర్జీని స్టోర్ చేసుకునే ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీగా కన్సిడర్ చేస్తాము మీరు దీనిని మనము ట్రాన్స్లేషనల్ మోషన్ సందర్భంలో డిస్కస్ చేసిన మాస్ M తో కోరిలేట్ చేయవచ్చు కావున ఇక్కడ కూడా ఇనర్షియా అనేది రోటేషనల్ మోషన్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ని స్టోర్ చేసుకునే ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీ ఇప్పుడు ఇచ్చిన బాడీ యొక్క ఇనర్షియా అనేది రొటేషన్ యొక్క యాక్సిస్ గుండా ఉండే జామెట్రిక్ కంపోజిషన్ మీద మరియు దాని డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు రేడియస్ r మరియు మాస్ M కలిగి ఉన్న సర్కులర్ డిస్క్ లేదా షాఫ్ట్ యొక్క ఇనర్షియా దాని జామెట్రిక్ యాక్సిస్ గుండా ఉండే ఇనర్షియా యొక్క విలువ J12Mr2 గా ఉంటుంది సాంద్రత ఇప్పుడు ఇనర్షియా J ని కలిగి ఉండే బాడీ కి టార్క్ ని అప్ప్లై చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఫిగర్ ను గమనిస్తే ఈ రొటేట్ అవుతున్న బాడీ ఇనర్షియా J గా కలిగి ఉంది మరియు ఇది అనే డిస్ప్లేస్మెంట్ కలిగి ఉంది మరియు టార్క్ ని అప్ప్లై చేసినపుడు మీరు గవర్నింగ్ ఈక్వేషన్ ను ఈ క్రింది విధంగా రాయవచ్చు TtJαtJdωdtJd2θdt2 ఇక్కడ θ అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ t అనేది యాంగులర్ వెలాసిటీ మరియు అనేది యాంగులర్ యాక్సిలరేషన్ ఇప్పుడు స్ప్రింగ్ లాగా ట్రాన్స్లేషనల్ మోషన్ కేసులో మనము చూసిన లీనియర్ స్ప్రింగ్ లాగా మనము టార్షనల్ స్ప్రింగ్ ను నిర్వచించవచ్చు బహుశా ఇక్కడ మనము టార్క్ పర్ యూనిట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ లలో ఇవ్వబడిన టార్షనల్ స్ప్రింగ్ కాన్స్టాంట్ K కలిగి ఉన్నాము అనుకుందాము అప్పుడు టార్షనల్ స్ప్రింగ్ ను టార్క్ అప్లై చేయబడిన రాడ్ లేదా షాఫ్ట్ యొక్క కాంప్లియన్సు ని సూచించడానికి రూపొందించవచ్చు కాబట్టి టార్షనల్ స్ప్రింగ్ అనేది మీ రొటేటింగ్ బాడీ కి కనెక్ట్ అయిన రాడ్ లేదా షాఫ్ట్ యొక్క ప్రాపర్టీ కాబట్టి మీరు టార్క్ ని అప్ప్లై చేసినపుడు అది కొద్దిగా ట్విస్ట్ అవుతుంది మరియు ఇది టార్షనల్ స్ప్రింగ్ అనే ప్రాపర్టీని ఇస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఏమని రాస్తారు సింపుల్ టార్క్ స్ప్రింగ్ సిస్టమ్ ను ఈ క్రింది ఈక్వేషన్ అంటే TtKθt ద్వారా రిప్రజెంట్ చేయవచ్చు ఇప్పుడు ఒకవేళ టార్షనల్ స్ప్రింగ్ ని TPఅనే టార్క్ తో ప్రీ లోడ్ చేసి ఉంటే అప్పుడు ఈ పైన ఉన్న ఈక్వేషన్ ని Tt TPKθt గా సవరించవచ్చు ఇప్పుడు ట్రాన్స్లేషనల్ మోషన్ విషయంలో మనం చూసిన మాదిరిగానే ఇక్కడ కూడా రక రకాల ఫ్రిక్షన్ లు ఉంటాయి ఆ ఫ్రిక్షన్ లు ఏవి మొదటిది విస్కస్ ఫ్రిక్షన్ అంటే టార్క్ TtBdθdt ఇక్కడ ఉన్న ఈ B ని విస్కస్ ఫ్రిక్షన్ కోఎఫీసియంట్ అంటారు తర్వాత స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది ఈ సందర్భంలో అంటే ఆబ్జెక్ట్ కదలికను ప్రారంభించబోయే సందర్భంలో ఫ్రిక్షన్ టార్క్ Tt±Fs|0 అవుతుంది ఆ సందర్భంలో ఫ్రిక్షన్ యొక్క విలువ Fగా ఉంటుంది ప్లస్ లేదా మైనస్ అనేవి ప్రాథమికంగా బాడీ లో వర్తించే ఫ్రిక్షన్ యొక్క డైరెక్షన్ ని చూపడానికి ఉపయోగిస్తాము ఆ తర్వాత కూలుంబ్ ఫ్రిక్షన్ కూలుంబ్ ఫ్రిక్షన్ TtFcdθdtdθdt గా ఉంటుంది కాబట్టి రొటేటింగ్ బాడీలో విస్కస్ ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్ మరియు కూలుంబ్ ఫ్రిక్షన్ లను మనము ఈ విధంగా నిర్వచించాము ఇప్పుడు ఒక ఉదాహరణ సహాయంతో మెకానికల్ సిస్టమ్ యొక్క మ్యాథమెటికల్ మోడల్ ని ఎలా క్రియేట్ చేస్తామో అర్థం చేసుకుందాం ఈ మెకానికల్ సిస్టంలో మనము ఒక మోటార్ లోడ్ కి షాఫ్ట్ ద్వారా కనెక్ట్ అయి ఉండడాన్ని కలిగి ఉన్నాము ఇది ఫ్రిక్షన్ కోఎఫీసియంట్ లేదా స్టిఫ్నెస్ కోఎఫీసియంట్ ను K గా కలిగి ఉంటుంది ఇది టార్షనల్ స్ప్రింగ్ కోఎఫీసియంట్ ని నిర్వచిస్తుంది ఇప్పుడు Tm అనేది మోటార్ ద్వారా అప్ప్లై చేయబడిన మెకానికల్ టార్క్ మరియు L అనేది JLకి సమానంగా ఉండే ఇనర్షియా ని కలిగి ఉన్న లోడ్ కి ఏదైనా సమయం t దగ్గర ఉండే డిస్ప్లేస్మెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది మోటార్ యొక్క ఇనెర్షియా Jm గా ఉంటుంది మరియు విస్కస్ ఫ్రిక్షన్ కోఎఫీసియంట్ Bm అవుతుంది ఇప్పుడు ఈ సందర్భంలో మోటార్ అనేది ఇనర్షియా లోడ్ కి స్ప్రింగ్ కాన్స్టాంట్ K ని కలిగి ఉండే షాఫ్ట్ ద్వారా కపుల్ చేయబడుతుంది ఇక్కడ మనము మాములుగా చూసే రెండు మెకానికల్ కాంపొనెంట్ ల మధ్య ఉండే నాన్ రిజిడ్ కప్లింగ్ టార్షనల్ రెసిస్టెన్స్ ని క్రియేట్ చేస్తుంది మరియు అది సిస్టం యొక్క అన్ని భాగాలలోకి ట్రాన్స్మిట్ అవుతుంది ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రమ్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం మెకానికల్ సిస్టం యొక్క ఫ్రీ బాడీ డయాగ్రమ్ ని నిర్వచించడానికి కొన్ని వేరియబుల్స్ ను ఉపయోగిస్తాము ఆ వేరియబుల్ లు ఏవి అంటేTm ఈ Tm అనేది మోటార్ టార్క్ Bm అనేది మోటార్ యొక్క విస్కస్ ఫ్రిక్షన్ ఇది మోటార్ కి సంబంధించిన విస్కస్ ఫ్రిక్షన్ కోఎఫీసియంట్ K అనేది షాఫ్ట్ యొక్క స్ప్రింగ్ కాన్స్టాంట్ m అనేది మోటార్ డిస్ప్లేస్మెంట్ m అనేది మోటార్ వెలాసిటీ Jm అనేది మోటార్ ఇనర్షియా L అనేది లోడ్ డిస్ప్లేసెమెంట్ L అనేది లోడ్ వెలాసిటీ మరియు JLఅనేది లోడ్ ఇనర్షియా మనము ఈ వేరియబుల్స్ ను సిస్టం యొక్క ఫ్రీ బాడీ డయాగ్రమ్ ను నిర్వచించడానికి ఉపయోగిస్తాము కాబట్టి మోటార్ సైడ్ నుంచి ఒకవేళ మీరు ఫ్రీ బాడీ డయాగ్రమ్ లను చూస్తే Tm అనే టార్క్ ని అప్ప్లై చేసినప్పుడు మీరు విస్కస్ ఫ్రిక్షన్ పార్ట్ మరియు స్ప్రింగ్ టార్క్ పార్ట్ లు రెండింటిని మోటార్ టార్క్ అప్ప్లై చేయబడిన దిశకు వ్యతిరేకదిశలో కలిగి ఉంటారు సిస్టం యొక్క టార్క్ ఈక్వేషన్స్ ఈ కింది విధంగా ఉంటాయి d2mdt2 BmJmdmtdt KJmmt Lt1JmTmt Kmt LJLd2Ldt2 ఇప్పుడు ఈ సందర్భంలో సిస్టం మూడు ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్ లను కలిగి ఉంటుంది అవి Jm JL మరియు K కాబట్టి మనం ఏమి చేస్తాం ఈ సందర్భంలో మనం 3 స్టేట్ వేరియబుల్స్ ను కనుగొంటాము ఫ్రీ బాడీ డయాగ్రమ్ విషయంలో మోటారు వైపు మరియు లోడ్ వైపు మనం చూసిన ఈక్వేషన్స్ అనగా మనకు వచ్చిన 2 ఈక్వేషన్స్ ఇవి d2mdt2 BmJmdmtdt KJmmt Lt1JmTmt Kmt LJLd2Ldt2 ఇప్పుడు మనకు 3 స్టేట్ వేరియబుల్స్ ఉన్నాయని అనుకుందాం x1tmt Lt x2tdLtdt మరియు x3tdmdt కాబట్టి మీరు వ్రాయగల స్టేట్ ఈక్వేషన్స్ ఒకవేళ మీరు డిఫరెన్షియేట్ చేస్తే dx1dtx3t x2 dx2tdtKJLx1t dx3dt KJmx1t BmJmx3t1JmTm మనము సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ను ఉయోగించి ఇప్పుడే పొందిన స్టేట్ ఈక్వేషన్స్ లను మనము సూచించగలము కాబట్టి మనము ఎలా రిప్రజెంట్ చేస్తాము మనము స్టేట్ వేరియబుల్స్ ను x1tmt Lt x2tdLtdt మరియు x3tdmdt నిర్వచించాము ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ కోసం మీరు పొందుతున్నది dx1dtx3t x2 కాబట్టి ఇక్కడ మీకు x3 ఉంది మీకు x2 ఉంది మీకు x3 మైనస్ x2 ఉంది కాబట్టి x3 గెయిన్ ను 1 గా కలిగి ఉంటుంది x2 గెయిన్ ను మైనస్ 1 గా కలిగి ఉంటుంది మీరు వాటిని కలిపినప్పుడు మీకు dmdt dLdtవస్తుంది ఇది dx1dtకు సమానం అవుతుంది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ నుండి మీకు ఈ రెండు లింకులు లభిస్తాయి ఇప్పుడు dx2dtKJLx1t నుండి మనము x1నుండి KJL గెయిన్ తో లూప్ తీసుకొంటాము మరియు దానిని L తో కనెక్ట్ చేస్తాము ఇప్పుడు L ను మీరు ఇంటిగ్రేట్ చేస్తే మీకు L వస్తుంది అది x2 తప్ప మరొకటి కాదు కాబట్టి మీరు ఒక ఇంటిగ్రేటర్ లింక్ ను s 1 తో కలిగి ఉన్నారు అది 1 s తప్ప మరేమీ కాదు అప్పుడు మీరు dmdt dLdt ను మళ్ళీ ఇంటిగ్రేట్ చేసినప్పుడు మీకు x1 లభిస్తుంది కాబట్టి మళ్ళీ మీరు ఒక ఇంటిగ్రేటర్ బ్లాక్ను క్రియేట్ చేస్తారు మరియు మీకు x1 లభిస్తుంది ఇప్పుడు తదుపరి ఈక్వేషన్ dx3dt KJmx1t BmJmx3t1JmTm కాబట్టి మనం Tm ను ఇన్పుట్ నోడ్ గా ఉంచాము ఆపై మనము mdx3dt ను ఉంచాము కాబట్టి మనము ఈ సమీకరణాన్ని ఉపయోగిస్తాము మరియు లింక్లను కనుగొంటాము కాబట్టి మొదటిది KJmx1t కాబట్టి x1 నుండి మనకు KJm లభిస్తుంది తరువాత x3 నుండి మనకు BmJmలభిస్తుంది కావున x3 నుండి మనం లింక్ను మళ్ళీ గెయిన్ BmJm తో కనెక్ట్ చేస్తాము ఆపై మీకు 1JmTmఉంటుంది కాబట్టి Tm అనేది m తో గెయిన్ 1Jm తో కనెక్ట్ చేయబడి ఉంది కాబట్టి దీనితో మీరు m వద్ద సమ్మేషన్ను పూర్తి చేస్తారు ఇప్పుడు m అనేది x3 కి ఇంటిగ్రేటర్తో కనెక్ట్ చేయబడింది మీరు m యొక్క ఇంటిగ్రేషన్ ను తీసుకుంటే మీకు x3 లభిస్తుంది కాబట్టి ఈ 3 సమీకరణాలను ఉపయోగించి మీరు ఇప్పుడు సిస్టం యొక్క సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ప్రదర్శనను క్రియేట్ చేశారు ఇప్పుడు గేర్ ట్రైన్ గురించి మాట్లాడుకుందాం గేర్ ట్రైన్ లేదా లీవర్ లేదా పుల్లీ మీదటి టైమింగ్ బెల్ట్ అనేవి మెకానికల్ పరికరాలు ఇవి సిస్టం యొక్క ఒక భాగం నుండి మరొక భాగానికి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి తద్వారా ఫోర్స్ టార్క్ స్పీడ్ మరియు డిస్ప్లేస్మెంట్ లను మార్చవచ్చు కాబట్టి ఈ పరికరాలను మ్యాగ్జిమం పవర్ ట్రాన్స్ఫర్ ను సాధించడానికి ఉపయోగించే మ్యాచింగ్ పరికరాలుగా కూడా పరిగణించవచ్చు ఇప్పుడు మనము వీటిని చిత్రంలో చూస్తాము మనము 2 గేర్లు కపుల్ అయి ఉండడాన్ని చూడగలము మీరు ఐడియల్ కేసును పరిగణించినప్పుడు గేర్ల యొక్క ఇనర్షియా మరియు ఫ్రిక్షన్ లు నెగ్లెక్ట్ చేయబడతాయి ఈ సందర్భంలో T1 ఈ గేర్ల ద్వారా T2 టార్క్ కలిగి ఉన్న రెండవ గేర్కు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది ఇప్పుడు T1మరియు T2 మధ్య సంబంధాన్ని ఎలా క్రియేట్ చేస్తాము కావున టార్క్ T1 మరియు T2 ల మధ్య సంబంధం ఆపై యాంగులర్ డిస్ప్లేస్మెంట్ 1 మరియు 2 మరియు గేర్లోని టీత్ నంబర్లు N1 మరియు N2 లను ఈ క్రింది వాస్తవాలతో కోరిలేట్ చేయవచ్చు మొదటిది గేర్ యొక్క ఉపరితలంపై ఉన్న టీత్ ల సంఖ్య గేర్ల వ్యాసార్థాలు r1మరియు r2 లకు అనులోమానుపాతంలో ఉంటుంది ఆ సందర్భంలో మనం r1N2r2N1 అని నిర్వచించవచ్చు ఎందుకంటే r1 అనేది N1కు అనులోమానుపాతంలో ఉంటుంది మరియు r2 అనేది N2 కు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఉపయోగించి మీరు r1N2r2N1 అని కోరిలేట్ చేయవచ్చు ఇప్పుడు ప్రతి గేర్ యొక్క ఉపరితలం వెంట ప్రయాణించే దూరం సమానంగా ఉంటుంది కాబట్టి మీరు 1r12r2 అని వ్రాయవచ్చు ఇప్పుడు మూడవది ఏమిటంటే ఒక గేర్ చేత చేయబడిన పని ఇతర గేర్ల పనికి సమానం ఎందుకంటే అక్కడ ఎటువంటి లాసెస్ లేవు అని ఊహించుకున్నాము అలాంటప్పుడు T11T22 ఈ 3 సహసంబంధాలను ఉపయోగించి మనము ఇలా వ్రాయగలము T1T221N1N221r1r2 కాబట్టి గేర్ సిస్టం విషయంలో వివిధ పెరామీటర్లను ఒక వైపు నుండి మరొక వైపుకు పరస్పరం రిలేట్ చేయడానికి మనము ఉపయోగించే అతి ముఖ్యమైన సహసంబంధం ఇది ఇప్పుడు ఆచరణలో గేర్లు అనేవి కపుల్డ్ గేర్ టీత్ ల మధ్య ఇనర్షియా మరియు ఫ్రిక్షన్ ను కలిగి ఉంటాయి మరియు అవి తరచుగా నెగ్లెక్ట్ చేయబడవు కాబట్టి ఆ సందర్భంలో గేర్ ట్రైన్ యొక్క ఈక్వివలెంట్ లో విస్కస్ ఫ్రిక్షన్ కూలుంబ్ ఫ్రిక్షన్ మరియు ఇనర్షియాలను లంప్డ్ పెరామీటర్లుగా కన్సిడర్ చేస్తాము ఇది చిత్రంలో చూపబడింది కాబట్టి ఇక్కడ మీకు కూలుంబ్ ఫ్రిక్షన్ ఉంది తర్వాత B1 మరియు B2 విస్కస్ ఫ్రిక్షన్ లు T అనేది గేర్ 1 నుండి అప్లై చేయబడిన టార్క్ కాబట్టి గేర్ N1 పై అప్లై చేయబడిన మరియు గేర్ 2 కి అనువదించబడిన T1 వ్యతిరేక టార్క్ T2 మరియు ఎనర్జీ గేర్ నుండి J2 కు సమానమైన ఇనర్షియా కలిగిన ఆబ్జెక్ట్ కు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది స్లైడ్ సమయం 2338 చూడండి ఇప్పుడు మనము 2 గేర్లు కలిగి ఉన్నందున మనకు 2 టార్క్ సమీకరణాలు అవసరం కావున గేర్ 2 కోసం మనం ఏమి వ్రాయగలం అంటే T2tJ2d22dt2B2d2dtFc222 ఇప్పుడు మీరు వ్రాయగలిగే మొదటి వైపు టార్క్ సమీకరణం అప్లై చేయబడిన టార్క్ TtJ1d21TDt2B1d1tdtFC111T1 ఇప్పుడు మనము ఈ 2 సమీకరణాలు గేర్ 1 మరియు గేర్ 2 లకు సంబంధించి పొందాము మునుపటి సహసంబంధాన్ని ఉపయోగించి T1tN1N2T2tN1N22J2d21dt2N1N22B2d1dtN1N2Fc222 కాబట్టి గేర్ ట్రైన్ యొక్క ఒక వైపు నుండి మరొక వైపుకు ఇనర్షియా ఫ్రిక్షన్ కాంప్లియన్స్ టార్క్ స్పీడ్ మరియు డిస్ప్లేస్మెంట్ లను రిఫ్లెక్ట్ చేయవచ్చని ఇది సూచిస్తుంది కాబట్టి మీరు ఈ సమీకరణాన్ని చూసినప్పుడు మీరు ఈ సమీకరణాలను మునుపటి లెక్చర్ లలో మనం డిరైవ్ చేసిన ట్రాన్స్ఫార్మర్ సమీకరణాలతో కోరిలీట్ చేయవచ్చు కాబట్టి ట్రాన్స్ఫార్మర్ విషయంలో మనం చూసినట్లుగా మనము పవర్ ను ఒక వైపు నుండి మరొక వైపుకు ట్రాన్స్ఫర్ చేస్తామని కూడా మీరు చూడవచ్చు అదేవిధంగా గేర్ అనేది ఒక వైపు నుండి మరొక వైపుకు పవర్ ను ట్రాన్స్ఫర్ చేసే మెకానికల్ అరేంజ్మెంట్ కాబట్టి ఈ విధంగా మీరు గేర్స్ యొక్క మెకానికల్ సిస్టం అనేది ట్రాన్స్ఫార్మర్ల యొక్క ఎలక్ట్రికల్ సిస్టంకు ఎంత సారూప్యంగా ఉందో చూడవచ్చు ఇప్పుడు మనము గేర్ 2 నుండి గేర్ 1 కు రిఫ్లెక్ట్ చేసేటప్పుడు ఈ క్రింది క్వాంటిటీలు పొందాము వాటిని ఇనర్షియా N1N22J2 అని నిర్వచించాము విస్కస్ ఫ్రిక్షన్ కోఎఫిసియంట్ ను మనము N1N22B2 అని చెప్పాము టార్క్ N1N2T2 గేర్ 1 పరంగా యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే N1N22 అదేవిధంగా మనము గేర్ 1 వైపుకు కన్వర్ట్ చేసిన యాంగులర్ వెలాసిటీ N1N22 కూలుంబ్ ఫ్రిక్షన్ కోఎఫిసియంట్ N1N2Fc222 ఒకవేళ మీరు ఆ కాంపోనెంట్స్ అన్నింటి ఈక్వివలెంట్ లను కన్సిడర్ చేసుకుంటే మొత్తం టార్క్ T ను ఎలా వ్రాయగలరు మీరు కింది విలువను ఉంచవచ్చు TtJ1ed21tdt2B1ed1tdtTF TF అనేది ఈక్వివలెంట్ కూలుంబ్ టార్క్ కాబట్టి J1eJ1N1N22J2 B1eB1N1N22B2 మరియు TFFc111N1N2Fc222 కాబట్టి మీరు ఈ సమీకరణాలను చూస్తే మీరు సులభంగా కోరిలేట్ చేయగలరు ట్రాన్స్ఫార్మర్ విషయంలో కూడా మీరు రెసిస్టెన్స్ మరియు రియాక్టన్స్ విలువను సెకండరీ వైపు నుండి ప్రైమరీ వైపుకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీరు ఇలాంటి రకమైన సంబంధాన్ని చూస్తారు ఈ గేర్ విషయంలో మనం చూస్తున్నట్లుగా గేర్ 2 నుండి గేర్ 1 వరకు ఉన్న వివిధ ప్రాపర్టీల రిఫ్లెక్షన్ చూశాము కాబట్టి ఈ విధంగా గేర్ అరేంజ్మెంట్ అనేది ట్రాన్స్ఫార్మర్ విషయంలో ఎలక్ట్రికల్ సిస్టంకు దగ్గరగా సారూప్యత కలిగి ఉంటుంది అని మీరు చెప్పవచ్చు దీనితో మన నేటి చర్చను ముగిస్తున్నాము ఈ చర్చలో మనము ప్రధానంగా రొటేషనల్ మోషన్ గురించి ఫోకస్ చేసాము కాబట్టి తరువాతి లెక్చర్ నుండి ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ లేదా మెకానికల్ సిస్టం కాని ఇతర వాటి మధ్య పరస్పర సంబంధం గురించి చర్చిస్తాము తద్వారా మీరు మెకానికల్ సిస్టం అనేది ఈక్వివలెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ సహాయంతో ఎలా రిప్రజెంట్ చేయవచ్చో అర్థం చేసుకొంటారు ధన్యవాదాలు